Ig1Ig11 మరియు Ig2Ig22 అని తీసుకోండి మీకోసం 1 లేదా 2 లైన్స్ రాస్తాను 80 వ సమీకరణం లో ఉంచండి

దాని అర్థం IKAK1Ig11AK2Ig22 అంటే IKAK1Ig11 j1 AK2Ig22 j2 తరువాత మీరు వాస్తవ మరియు ఊహాజనిత భాగం ను వేరు చేసి కలిపి రాయండి అదిIKAK1Ig11 AK2Ig22 jAK1Ig11 AK2Ig22 దీని యొక్క పరిమాణం తీసుకుని స్క్వేర్ చేయండి అలా చేస్తే మీకుIK2AK12IK12AK22IK222AK1AK2IK1IK21 2 పరిమాణం లభిస్తుంది ఇది 81 వ సమీకరణం Ig1P13V11 Ig2P23V22 అని తెలుసు ఇది సమీకరణం 82 మరియు 82 P1మరియు P2 ప్లాంట్స్ 1 మరియు 2 వద్ద ఇంజెక్ట్డ్ 3 ఫేజ్ వాస్తవ పవర్ కు సమానం 1 మరియు 2 పవర్ ఫ్యాక్టర్స్ V1 మరియు V2 ప్లాంట్స్ యొక్క బస్ ఓల్టేజ్ తరువాత మొత్తం 3 ఫేజ్ వాస్తవ పవర్ లాస్ మొత్తం వాస్తవ పవర్ లాస్ PLossK1NBR3IK2RK అని ఇవ్వబడింది NBR అంటే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లో మొత్తం శాఖల సంఖ్య RK K శాఖ యొక్క రెసిస్టన్స్ సమీకరణం 83 82 82 మరియు 81 నుండిPLossP12V121 K1NBRAK12RK2P1P2 1 2 V1V21 2 K1NBRAK1AK2RKP22V222 K1NBRAK22RKమీకు లభిస్తుంది ఇది 84 వ సమీకరణం ఈ 84 వ సమీకరణం PLossB11P122P1P2B12B22P22 అని రాయచ్చుB111V121 K1NBRAK12RK అదే విధంగా B12 1 2 V1V21 2 K1NBRAK1AK2RKB221V222 K1NBRAK22RK దీనిని వాస్తవంగా B కోఎఫీషియెంట్coefficient గుణకం అంటారు B కో ఎఫీషియెంట్ B11B12 యొక్క పరిమాణం PLoss ను చూస్తే MW కనుక B కో ఎఫీషియెంట్స్ యొక్క పరిమాణం MW 1 0 2 ఇచ్చారు అనుకుంటే దాని అర్థం 0 2 MW 1 B11B12 మరియు B22 టర్మ్స్ ను లాస్ కోఎఫీషియెంట్స్ లేక B కోఎఫీషియెంట్స్ అంటారు సాధారణంగా 84 వ సమీకరణం ను Bpq p q VpVq p q K1NBRAKpAKqRK అని రాయవచ్చు ఇది 85 వ సమీకరణం ఈ వ్యక్తీకరణ లో B సాధారణీకరిస్తే PLossp1mq1mPpBpqPq ఇది 86 వ సమీకరణం అందుకే లాస్ సూత్రంలో PiBijPj టర్మ్ తీసుకున్నాం Pgi Bij Pgj ఇది లాస్ సూత్రం వాస్తవానికి ఇది ఒక వర్గ సమీకరణం ఆర్థిక లోడ్ పంపకం మరియు లాస్ సూత్రం విషయాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు అన్ని కలిపి ముందు దీని మీద 8 ఉదాహరణలు చూసాము తరగతి గదికి సంబంధించినంత వరకూ మీ లక్ష్యం పెద్ద సూత్రాలు సాధన చేయడం సులభమైనవి మీరే పరిష్కరించవచ్చు ఏదైనా పుస్తకం తీసుకోండి మీకు ఈ చిన్న విషయం కనిపిస్తుంది ఒక విషయం ఏమిటంటే క్యాలిక్యులేటర్ ఉపయోగించేటప్పుడు లెక్కలో ఎటువంటి పొరపాటు చేయకండి తరువాత మనం దాని మీద 1 లేదా 2 ఉదాహరణలు తీసుకుందాం ఈ ఉదాహరణ లో ఒక భాగం నేను మీ కోసం చేస్తాను మరొక భాగం జవాబు ఇస్తాను కానీ మీరే చేయాలి పటం 13 లో ఒక నమూనా పవర్ సిస్టం చూపబడింది మీరు B కో ఎఫీషియెంట్స్ p u లో లెక్కించండి మరియు 100 MVA బేస్ పై ఇతర సమాచారం కూడా ఇచ్చారు ఈ నెట్వర్క్ ఇచ్చారు ఇందులో ఉదాహరణకు ఈ బస్ ను రెఫెరెన్స్ బస్ గా తీసుకోండి దీని ఓల్టేజ్ 1∟00 ఇచ్చారు ఇది బస్ 1 ఈ జనరేటర్ నుండి కరెంట్ Ig1ఇది బస్ 2 ఈ జనరేటర్ నుండి కరెంట్ Ig2 మరియు ఇది బస్ 3 బస్ 4 అవి లోడ్ బస్ ఈ లోడ్ ద్వారా వెళ్లే కరెంట్ I3మరియు I4 లోడ్ 4 కు వెళుతోంది మీకు కొంత సమాచారం అవసరం 1234 4 శాఖలు ఉన్నాయి మరియు కరెంట్ I1 యొక్క దిశ ఇచ్చారు I2 ఇలా వెళుతోంది ఇది I3 మరియు ఇది I4 లోడ్ కు వెళుతోంది ఇది రెఫెరెన్స్ బస్ ఓల్టేజ్ 1∠0 I14 j1p 2 j0 8p uI37 2 j1 8p 01j0 uZ20 02j0 uZ30 01j0 u మొదట మనం ఏం చేద్దాం అంటే 2 లోడ్స్ ఉన్నాయి ఇది లోడ్ 3 మరియు లోడ్ 4 బస్ 3 మరియు బస్ 4 వద్ద I3 మరియు I4మొత్తం లోడ్ కరెంట్ ఎందుకంటే I3 మరియు I4 లోడ్ కు వెళుతోంది మొత్తం లోడ్ కరెంట్ ILI3I47 2 j1 82 j0 2 j2 u ఏ విధంగా అయితే ఈ సూత్రం ఉత్పన్నం చేశామో అదేవిధంగా చేద్దాం ఇప్పుడు ప్లాంట్ 2 ఆపివేయబడినది అని ఊహించుకోండి అంటే జనరేటర్ 2 ఇక్కడ లేదు ఇది పటం 14 జనరేటర్ 2 ఆపివేసిన వెంటనే కరెంట్ యొక్క దిశ మారుతుంది ఎందుకంటే ఈ జనరేటర్ నుండి మాత్రమే ప్రవహిస్తుంది మరియు ఇది లోడ్ కు వెళుతుంది దాని అర్థం I2I4 ఈ పాయింట్ వద్ద కిర్చ్చోఫ్స్Kirchhoff's మొదటి సూత్రం వర్తింప చేస్తాం I1I2I3 మరియు ఇక్కడ I2I4 ఎందుకంటే ఒకటే కరెంట్ వెళుతోంది ఇది ఆపివేయబడినది దాని అర్థంI1I3I2I3I4IL9 2 j2 3p u మరియు I2I42 j0 u ఇప్పుడు78 వ సమీకరణం AK1IK1IL ఉపయోగించి A11I1ILILIL1 0 ఎందుకంటే I1ILఅంటే A11I1IL అదే విధంగా A21 I2IL మొదటగా I2 యొక్క దిశ పటంలో చూపిన విధంగా ఉన్నది కానీ ఇది ఆపి వేయగానే దిశ మారింది కాబట్టి మైనస్ గుర్తు ఉంటుంది ఎందుకంటే ఇది ఆపివేయబడినది I2 అసలు దిశ నుండి మారింది మరియు A21 I2IL 2 j0 59 2 j2 3 0 2174 3 వ శాఖ కు అది సులభం కానీ లవం హారం ఎప్పుడు IL 2 j1 2 j2 30 7826 అదే విధంగా 4 వ శాఖ కు A41I4IL2 j0 509 2 j2 30 ప్లాంట్ 1 ఆపివేయబడితే జనరేటర్ నుండి కరెంట్ రాదు కనుక I1 0 అవుతుంది దీనిని మీరు స్వంతంగా చేయండి ఇది ప్లాంట్ 2 ఈ కరెంట్ దిశ మిగిలినవి అలాగే ఉంటాయి కానీ I1 0 అవుతుంది అందుకే A120 మిగిలినది నేను చేశాను తదనుగుణంగా అదే పద్ధతి పాటించి మీరు దీనిని సులభంగా లెక్కించవచ్చు నేను మీకు చివరి జవాబు ఇస్తున్నాను A220 7826A320 7826A420 2174 అన్ని A కోఎఫీషియెంట్స్ ను లెక్కించాము ఇప్పుడు తిరిగి ఈ పటం వద్దకు వద్దాం ఈ పటంలో ఇది రెఫెరెన్స్ ఓల్టేజ్ మరియు అన్ని శాఖల ఇంపిడెన్స్ Z1Z2Z3Z4 ఇచ్చారు 02j0 08 V11 5అంటే 114 5 బస్ 1 వద్ద ఓల్టేజ్ కోణం14 5 అదే విధంగా V2VrI2Z21∠03 2 j0 80 08 V21 జనరేటర్ కరెంట్ Ig14 j14 1 14 అంటే జనరేటర్ 1 కరెంట్ కోణం 14 మరియు Ig2I2I4 ఎందుకంటే ఇది Ig2 ఈ పాయింట్ వద్ద కిర్చ్చోఫ్స్Kirchhoff's మొదటి సూత్రం వర్తింప చేస్తాం Ig2I2I43 2 j0 82 j0 55 2 j1 ఇప్పుడు1 20 1 0 ఎందుకంటే 1 మరియు 2 రెండూ ఒకటే 14 కనుక 1 20 ఇది ప్లాంట్ 1 మరియు ఉత్పత్తి కేంద్రం పవర్ ఫ్యాక్టర్ 1 14 514 0 8788 ఉదాహరణకు V114 5మరియు కరెంట్ Ig1 14 ఇది రెఫెరెన్స్ లైన్ ఇది V1 ఓల్టేజ్ కోణం వాస్తవానికి 14 5 కరెంట్ వాస్తవానికి రెఫెరెన్స్ నుండి లాగింగ్ తీసుకుంటే ఇది Ig1మరియు దాని కోణం 14 లాగింగ్ ఓల్టేజ్ V1 మరియు కరెంట్ Ig1 మధ్య కోణం14 514 దాని అర్థం1 14 514 0 8788 అదే విధంగా జనరేటర్ 2 2 1214 0 8988 లాస్ కోఎఫీషియెంట్స్ సమీకరణం 85 ఇది సాధారణ సూత్రంBpq p q VpVq p q K1NBRAKpAKqRK NBR 4 నెట్వర్క్ లో మొత్తం శాఖలు మరియు p q 1 అప్పుడు B11 కనుగొనవచ్చు

B11 K14AK12RKV121 R1A112R2A212R3A312R4A412V121 అన్ని శాఖల రెసిస్టన్స్ మీకు తెలుసు ఎందుకంటే ఇంపిడెన్స్ ఇచ్చారు వాస్తవ భాగం R సబ్స్టిట్యూట్ చేస్తే B110 02 0 010 782620 010 217421 19820 02485 p అదే విధంగా p q 2 అయినప్పుడు మీకు B22 K14AK22RKV222 R1A122R2A222R3A322R4A422V222 0 02020 020 010 010 217421 01755 p uలభిస్తుంది మొత్తం స్క్వేర్ గా రాస్తూ మీరు దీనిని విస్తరించండి అన్ని విలువలు మీకు తెలుసు వాటిని సబ్స్టిట్యూట్ చేయండి ఈ లెక్కలు అన్ని నేనే చేశాను ప్రతి ఉపన్యాసం నేను ఒకటి రెండు సార్లు చెబుతాను ఏదైనా లెక్కలు తప్పు కనిపిస్తే నాకు మెయిల్ చేయండి అప్పుడు నేను సరిదిద్దుకోవచ్చు B22 0 01755 p ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం